ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ I మీద ఉపన్యాసాలకు తిరిగి స్వాగతం ఇది ఉపన్యాసం సంఖ్య 20 ఈరోజు మనం మాక్సిమా మరియు మినిమా లను కొన్ని కండిషన్ లతో చర్చిస్తాము ప్రత్యేకించి మనం లాగ్రాంజ్ మల్టిప్లైయర్ మెథడ్ ని ఉపయోగిస్తాము ఇది కొన్ని కన్స్ట్రయిన్స్ తో ఉన్న ఫంక్షన్లను సాల్వ్ చేయడానికి ఉపయోగించబడుతుంది కాబట్టి లాగ్రాంజ్ మల్టిప్లైయర్ మెథడ్ అంటే ఏమిటి ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం గురించి చర్చిస్తాను మీరు ఒక ఫంక్షన్ యొక్క గరిష్ట మరియు కనిష్ఠాన్ని కనుగొనాలనుకుంటే ఉదాహరణకు ufxy అనుకోండి ఇక్కడ మనకు xy0 అనే కండిషన్ ఉంది కాబట్టి x y ల మీద కొన్ని కండిషన్ లు ఉన్నాయి ఇది ప్రాథమికంగా మునుపటి ఉపన్యాసంలో మనం బౌండరీ లను పరిగణలోకి తీసుకొని సాల్వ్ చేసిన ప్రాబ్లం ను పోలి ఉంటుంది వాస్తవానికి ఆ బౌండరీలు ఫంక్షన్ మీద అదనపు కన్స్ట్రయిన్ట్ గా ఉంటాయి అంటే x y ల మీద x 0 లేదా y 0 లేదా y 9 x అనే కండిషన్లు ఉన్నాయి కాబట్టి ఇచ్చిన ప్రాబ్లం తో పాటు అదనపు కండిషన్ కూడా ఉంది కాబట్టి fxy లో y యొక్క విలువను ప్రతిక్షేపించాము అప్పుడు ఫంక్షన్ ఒక వేరియబుల్ లోకి మారింది ఇలాగే మనం ప్రతి కండిషన్ గురించి చర్చించాము కాబట్టి ఈరోజు మనం లాగ్రాంజ్ మల్టిప్లైయర్ మెథడ్ గురించి చర్చిస్తాము ఇక్కడ ఎక్స్ట్రీమ కొరకు ఈ ఫంక్షన్ లో y విలువను ప్రతిక్షేపించడం ద్వారా ఫంక్షన్ ను ఒక వేరియబుల్ లోకి మార్చాల్సిన అవసరం లేదు ఈ సందర్భంలో మనకు డైరెక్ట్ మెథడ్ ఉంది ఈ మెథడ్ లో మనం ఫంక్షన్ లో ఈ విలువలను ప్రతిక్షేపించకుండానే ఈ క్రిటికల్ పాయింట్ లన్నింటినీ పొందవచ్చు మరియు ఈ పాయింట్ల దగ్గర ఫంక్షన్ గరిష్టం లేదా కనిష్ఠాన్ని కలిగివుండవచ్చు లేదా అవి శాడిల్ పాయింట్లు అవ్వచ్చు కాబట్టి ఇప్పుడు నేను లాగ్రాంజ్ మల్టిప్లైయర్ మెథడ్ అంటే ఏమిటో వివరిస్తాను ufxy కాబట్టి ఇక్కడ చైన్ రూల్ ని ఉపయోగించడం ద్వారా మనం నేరుగా dudx ని పొందవచ్చు ఎందుకంటే ఇక్కడ y x లో ఫంక్షన్ కాబట్టి దీని నుండి మనం x మరియు y ల మధ్య సంబంధాన్ని కలిగి ఉన్నాము కాబట్టి ఇక్కడ ఈ y విలువను ప్రతిక్షేపించడం ద్వారా మనం ప్రాథమికంగా x లలో ఉన్న ఫంక్షన్ ను కలిగి ఉంటాము కాబట్టి ఈ dudx ఇక్కడ అర్థవంతంగా ఉంటుంది కానీ చైన్ రూల్ ద్వారా ఈ డెరివేటివ్ ను ఇక్కడ మనం పార్షియల్ డెరివేటివ్ ల పరంగా పొందుతాము కాబట్టి dudx విలువ x కి సంబంధించిన f యొక్క పార్షియల్ డెరివేటివ్ ∂f∂x ప్లస్ y కి సంబంధించిన f యొక్క పార్షియల్ డెరివేటివ్ ∂f∂y మరియు dydx ల లబ్దం అవుతుంది అంటే dudx ∂f∂x∂f∂ydydx అవుతుంది ఈ dudx లో dydx ఉంది మరియు ఎక్స్ట్రీమ అయ్యే పాయింట్ దగ్గర dudx తప్పకుండా 0 కావాలి అని మనకు తెలుసు కాబట్టి u ని x కి సంబంధించి అవకలనం చేస్తాము మరియు ఎక్స్ట్రీమ అయ్యే పాయింట్ వద్ద దానిని 0 కి సమానం చేస్తాము ఇక్కడ u ఒక వేరియబుల్ లో ఫంక్షన్ కాబట్టి ఈ పాయింట్ దగ్గర మనం ఈ డెరివేటివ్ ని 0 గా పొందుతాము అంటే ∂f∂x∂f∂ydydx 0 అవుతుంది కాబట్టి ఇక్కడ dydx తప్పకుండా 0 కావాలి ఎక్స్ట్రీమ అయ్యే పాయింట్ వద్ద మనకు ∂f∂x∂f∂ydydx0 ఉంది కాబట్టి ఇది ఒక కండిషన్ మరియు ఎక్స్ట్రీమ అయ్యే పాయింట్ వద్ద ఈ కండిషన్ సంతృప్తి చెందాలి మరియు తర్వాత ఈ ఈక్వేషన్ xy0 అనే కన్స్ట్రయిన్ట్ ని కలిగి ఉంది కాబట్టి ఎక్స్ట్రీమ అయ్యే ప్రతి పాయింట్ వద్ద ఈ కండిషన్ సంతృప్తి చెందాలి ఎందుకంటే x మరియు y లు ఈ కండిషన్ ను తప్పనిసరిగా సంతృప్తి చెందాలని ప్రాబ్లం లో ఇవ్వబడినది కాబట్టి ఆ సందర్భంలో ఎక్స్ట్రీమ అయ్యే పాయింట్ ఏమైనప్పటికీ ఆ పాయింట్ వద్ద ఈ ఈక్వేషన్ తప్పకుండా సంతృప్తి చెందాలి కాబట్టి ఎక్స్ట్రీమ అయ్యే పాయింట్ వద్ద కూడా ఈ ఈక్వేషన్ సంతృప్తి చెందుతుంది కాబట్టి ఈ ఈక్వేషన్ ను x కి సంబంధించి అవకలనం చేయడం ద్వారా మనం ఈ ఈక్వేషన్ ను పొందాము కాబట్టి మనం x కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ ని మరియు చైన్ రూల్ ని మరియు ∂f∂ydydx 0 ని పొందుతాము కాబట్టి ఎక్స్ట్రీమ అయ్యే పాయింట్ వద్ద సంతృప్తి చెందే మరొక ఈక్వేషన్ ను పొందాము మరియు ఇప్పుడు మనం ఈ రెండు ఈక్వేషన్ ల నుండి ఈ dydx పదాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తాము అప్పుడు మనకు ప్రతిదీ పార్షియల్ డెరివేటివ్ ల పరంగా ఉంటుంది ఈ ఈక్వేషన్ లో మొదటి పదం గా ∂ϕ∂x∂ϕ∂ydydx ఉంది మరియు దీనికి కుడివైపున fyy తో గుణిస్తాము ఇలా చేయడం వల్ల ఇక్కడున్న yలు తొలగించబడతాయి కాబట్టి మనం మైనస్ సైన్ తో dydx ను మరియు ఈ ∂f∂y ను మరియు ఇక్కడ ఈ ∂f∂ydydx ను కలిగి ఉంటాము కాబట్టి ఈ రెండూ తొలగించబడతాయి మరియు మనం dydx లేని పదం ను పొందుతాము కాబట్టి ఈ సందర్భంలో మనం దీనిని కలిపినప్పుడు ఈ పదాలు క్యాన్సిల్ అవుతాయి మరియు సింపుల్ గా ఉండడం కోసం మనం దీనిని అని అనుకుంటాము కాబట్టి ఇక్కడ మనం ∂f∂x∂ϕ∂x 0 ను పొందుతాము కాబట్టి ఇది ఎక్స్ట్రీమ అయ్యే పాయింట్ ను సంతృప్తి పరిచే ఒక ఈక్వేషన్ రెండవది ఈ ఉన్న ఈక్వేషన్ కాబట్టి ఇక్కడ నుండి మనం ∂f∂y y λ అని పొందుతాము ఇది ఈ రెండింటి మధ్య రిలేషన్ కాబట్టి మనకు సంతృప్తి చెందాల్సిన మరొక రిలేషన్ ఉంది మరియు మనం ఈ xy0 అనే ఈక్వేషన్ ను పొందుతాము కాబట్టి మన దగ్గర ఈ మూడు ఈక్వేషన్ లు ఉన్నాయి మరియు ఇవి ఎక్స్ట్రీమ అయ్యే పాయింట్ దగ్గర సంతృప్తి చెందాలి ఇప్పుడు మనం తర్వాత దానిని చూద్దాం మనం ఎక్స్ట్రీమ అయ్యే పాయింట్ దగ్గర సంతృప్తి చెందాల్సిన ఈ ఈక్వేషన్ ల గురించి చర్చించాము మరియు ఇక్కడ మనం మూడు పెరామీటర్ లను కలిగి ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ మూడింటిని కనుక్కోవాల్సి ఉంటుంది అందులో ప్రాథమికంగా x y లు మనం వెతుకుతున్న క్రిటికల్ పాయింట్లు మరియు మనం పరిచయం చేసిన ఈ కాబట్టి ఇక్కడ x y మరియు లను మనం కనుక్కోవాల్సి ఉంటుంది ఈ మూడు ఈక్వేషన్ లను సాల్వ్ చేయడం ద్వారా మనం మూడు పాయింట్ల ను పొందవలసి ఉంటుంది ఉంటుంది మరియు ఆ పాయింట్లు ఎక్స్ట్రీమ అయ్యే పాయింట్ లు వీటిని x y లలో పొందుతాము కాబట్టి ఇప్పుడు మనం చర్చించిన లాగ్రాంజ్ మల్టిప్లైయర్ మెథడ్ ఏమిటి ఈ ఈక్వేషన్ లను ఎలా సెట్ చేయాలో సులభంగా గుర్తుంచుకోవడానికి ఒక మార్గం ఉంది అందులో ఒకటి చైన్ రూల్ ద్వారా అవకలనం చేయడం కానీ ఇప్పుడు ఇక్కడ మనం మరింత స్పష్టంగా వ్రాస్తాము మరియు దీనిని గుర్తుంచుకోవడం చాలా సులభం ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ లను నేరుగా ఎలా పొందాలో చూద్దాం కాబట్టి ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం ని చూద్దాం అందులో u fxy గా ఇవ్వబడింది మరియు ఇందులోని x y లు ఈ రిలేషన్ ను సంతృప్తి పరచాలి అనే కండిషన్ కూడా ఉంది ఇప్పుడు మనం u యొక్క గరిష్ట మరియు కనిష్ఠాలను కనుగొనాలనుకుంటున్నాము కాబట్టి మనం ఆక్సిలియరీ ఫంక్షన్ ను Fxyλfxyλϕxy గా నిర్వచించాము ఇందులో మనం గరిష్ట లేదా కనిష్టాల ను కనుగొనాలనుకుంటున్న ఫంక్షన్ fxy ను తీసుకున్నాము ప్లస్ ఈ λ ను మరియు ఈ కండిషన్ ϕxy ని కూడా తీసుకున్నాము కాబట్టి మనం అటువంటి ఆక్సిలియరీ ఫంక్షన్ ను నిర్వచించాలి వాస్తవానికి మనకు 1 2 వంటి చాలా కన్స్ట్రయిన్స్ ఉన్నప్పుడు ఈ ఆలోచనను మనం పొడిగించవచ్చు కాబట్టి మళ్ళీ మనం 1 12 2 ని పరిచయం చేయాలి కాబట్టి మనం మరిన్ని లను పరిచయం చేయాలి ఇక్కడ మనం ఒక కన్స్ట్రయిన్ట్ గురించి మాత్రమే చర్చిస్తున్నాము కాబట్టి ఇది మనం నిర్వచించే ఆక్సిలియరీ ఫంక్షన్ తర్వాత మనం F యొక్క ఎక్స్ట్రీమ కోసం ఆవశ్యక నియమాలను కనుక్కుంటాము అంటే F యొక్క క్రిటికల్ పాయింట్ లను కనుగొనడానికి మనం Fx0 Fy0 మరియు F0 గా తీసుకుంటాము కాబట్టి ఇలా చేయడం వల్ల మనం ఈ ఈక్వేషన్ లను సంతృప్తి పరిచే ఎక్స్ట్రీమ అయ్యే పాయింట్లను పొందుతాము కాబట్టి F ను x కి సంబంధించి అవకలనం చేసినప్పుడు మనం fxλx ను పొందుతాము అప్పుడు ఈ Fx0 అంటే fxλx 0 అని అర్థం ఇది మొదటి ఈక్వేషన్ అవుతుంది ఇక్కడ Fy0 అంటే fyλy0 అవుతుంది ఇది రెండవ ఈక్వేషన్ మరియు మూడవది F0 దీని నుండి మనం ϕ0 అని పొందుతాము కాబట్టి ఆక్సిలియరీ ఫంక్షన్ F ను fxyϕxy గా నిర్వచించడం ద్వారా మనం మూడు ఈక్వేషన్ లను పొందుతాము ఇక్కడ ϕxy అనే ఆలోచనను మనం అనేక కన్స్ట్రయిన్స్ కోసం కూడా పొడిగించవచ్చు కాబట్టి ఉదాహరణకు రెండు కన్స్ట్రయిన్స్ 1xy 0 మరియు 2xy 0 లను కలిగి ఉంటే అప్పుడు మనం రెండు లను పరిచయం చేయాలి అప్పుడు మనం 11xy22xy ని పొందుతాము తర్వాత మనం ఈ ఆవశ్యక నియమాల గురించి చర్చించాలి ఇక్కడ రెండు లు ఉన్నాయి కాబట్టి మనం 1 మరియు 2 లకు సంబంధించిన రెండు ఈక్వేషన్ లను పొందుతాము కాబట్టి ఇంకొక కన్స్ట్రయిన్ట్ గనుక వస్తే మనం మరికొన్ని పదాలను పొందుతాము ఇప్పుడు మనం ఈ ఒక్క కన్స్ట్రయిన్ట్ ఉన్న ప్రాబ్లం గురించి చర్చించుకుందాం ఇక్కడ మనం లాగ్రాంజ్ మల్టిప్లైయర్ మెథడ్ ను ఉపయోగించి స్టేషనరీ పాయింట్లను లేదా ఎక్స్ట్రీమ అయ్యే పాయింట్ల ను పొందుతాము ఇక్కడ మనం ఎక్స్ట్రీమ అయ్యే పాయింట్లను కనుగొంటున్నాము కానీ మనం ఆ పాయింట్ యొక్క ప్రవర్తనను అంటే అది స్థానిక గరిష్ట మౌతుందా లేదా స్థానిక కనిష్టం మౌతుందా అనేది లెక్కించడం లేదు మనం ఆచరణలో స్టేషనరీ పాయింట్ యొక్క స్వభావాన్ని గుర్తించలేము చాలా ప్రాబ్లం లలో మనం సాధారణంగా గరిష్టం మరియు కనిష్టాలను కనుగొనడానికి ఆసక్తి చూపుతాము కాబట్టి ఇచ్చిన కన్స్ట్రయిన్ట్ ఆధారంగా మనం ఒక ఫంక్షన్ యొక్క గ్లోబల్ గరిష్ఠాన్ని మరియు కనిష్ఠాన్ని కనుక్కోవాలనుకుంటున్నాము కాబట్టి ఈరోజు ఈ ఉపన్యాసం లో మనం ఈ లాగ్రాంజ్ మల్టిప్లైయర్ మెథడ్ ద్వారా ప్రాథమికంగా అన్ని పాయింట్లను కనుగొనాలనుకుంటున్నాము ఒక ఫంక్షన్ ఎక్కడైతే గరిష్ట లేదా కనిష్ఠ విలువలను కలిగి ఉంటుందో ఆ పాయింట్లను క్రిటికల్ పాయింట్లు అని పిలుస్తాము కాబట్టి మనం ఈ క్రిటికల్ పాయింట్ లన్నింటినీ కనుగొంటాము మరియు ఈ పాయింట్ ల దగ్గర మనం ఫంక్షన్ విలువలను కనుగొంటాము తర్వాత మనం ఏది గ్లోబల్ గరిష్టం అవుతుంది లేదా ఏది గ్లోబల్ కనిష్టం అవుతుందని గుర్తించగలము కాబట్టి సాధారణంగా కొన్ని పాయింట్లు మాత్రమే క్రిటికల్ పాయింట్లు అవుతాయి కాబట్టి మనం ఈ అన్ని పాయింట్ల వద్ద f విలువను లెక్కిస్తాము అందులో పెద్ద మరియు చిన్న విలువలను ఎంచుకుంటాము కాబట్టి మనం సంపూర్ణ గరిష్ట మరియు కనిష్ఠాన్ని మాత్రమే కనుగొనాలనుకుంటే తదుపరి పరీక్ష అవసరం లేదు కాబట్టి ఇక్కడ మన లక్ష్యం సంపూర్ణ గరిష్ట మరియు కనిష్ఠాన్ని మాత్రమే కనుగొనటం అందువల్ల ఈ పాయింట్ స్థానిక గరిష్ట బిందువు అవుతుందా లేదా స్థానిక కనిష్ట బిందువు అవుతుందా లేదా శాడిల్ పాయింట్ అవుతుందా అని లెక్కించడానికి మనకు వేరే పరీక్ష అవసరం లేదు ఇక్కడ మనం ఇచ్చిన కన్స్ట్రయిన్ట్ ఆధారంగా ఒక ఫంక్షన్ యొక్క గ్లోబల్ గరిష్టం లేదా కనిష్టాల కోసం మాత్రమే చూస్తున్నాము ఇప్పుడు మనం ఒక ఉదాహరణ ను చూద్దాం ఇక్కడ మనం ఈ ఫంక్షన్ x2 y2 2x యొక్క గరిష్ట మరియు కనిష్టాల ను ఈ రీజియన్ x2y2≤1 లో కలిగి ఉన్నాము ఇక్కడ ఇది కన్స్ట్రయిన్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ కన్స్ట్రయిన్ట్ x2y2≤1 ఆధారంగా ఈ ఫంక్షన్ x2 y2 2x యొక్క గరిష్ట లేదా కనిష్టాల ను కనుగొనాలనుకుంటున్నాము కాబట్టి ఇక్కడ మనం బౌండరీ తో ఉన్న సర్క్యులర్ డిస్క్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి x y లు ఈ డొమైన్ లో మాత్రమే పరిమితం చేయబడ్డాయి కాబట్టి x y ల పై పరిమితి ఉంది కాబట్టి ఇది ఒక్క కన్స్ట్రయిన్ట్ కలిగిన ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు మనం దీనిని రెండు విధాలుగా డీల్ చేస్తాము కాబట్టి ఈ ప్రాబ్లం లన్నింటిలోనూ మనం ఈ రకమైన కారణాన్ని కలిగి ఉన్నాము కాబట్టి ఇక్కడ బౌండరీ x2y21 అవుతుంది కాబట్టి మనం దీనిని రెండు ప్రాబ్లమ్ లుగా విడగొడతాము కాబట్టి మనం ఈ ప్రాబ్లం x2 y2 2x యొక్క గరిష్టం లేదా క్రిటికల్ పాయింట్లను ఈ డొమైన్ లోపల కనుక్కోవాలి తర్వాత బౌండరీలపై అంటే ఈ పరిమితి రెస్ట్రిక్షన్ తో ఇది మనం చర్చించిన లాగ్రాంజ్ మల్టిప్లైయర్ మెథడ్ ని ఉపయోగించి సాల్వ్ చేసే ప్రాబ్లమ్ అవుతుంది మనం ఈ డొమైన్ x2y21 లోపల మాట్లాడేటప్పుడు ఇది ఓపెన్ డొమైన్ కాబట్టి ఇక్కడ మనం మునుపటి ఉపన్యాసంలో చర్చించిన ఆలోచనను నేరుగా వర్తింపచేయడం ద్వారా ఈ రీజియన్లో ఉన్న క్రిటికల్ పాయింట్లను కనుగొంటాము కాబట్టి వాటిని మనం f ను లెక్కించడానికి తీసుకుంటాము మరియు క్రిటికల్ పాయింట్లు డొమైన్ లో లేనట్లయితే అంటే అవి డొమైన్ కు వెలుపల ఉన్నట్లయితే మనం వాటిని వదిలి వేయవచ్చు ఎందుకంటే అది మన ఆసక్తి కాదు కాబట్టి ఈ ప్రాబ్లం రెండు భాగాలుగా తీసుకోబడింది అందులో ఒకటి డొమైన్ లోపల స్థానిక కనిష్టం లేదా గరిష్టం కోసం క్రిటికల్ పాయింట్లను లేదా అభ్యర్థులను కనుగొనడం మరియు రెండవది బౌండరీ మీద కనిష్టం మరియు గరిష్టం అయ్యే అభ్యర్థులను కనుగొనడం కాబట్టి మనం ముందుగా డొమైన్ లోపల చూద్దాం ఇంటీరియర్ అంటే x2y21 కోసం మనం మునుపటి ఉపన్యాసంలో చర్చించిన దానినే ఉపయోగిస్తాము ఇక్కడ ఇంకొక ఆలోచనను ఉపయోగించాల్సిన అవసరం లేదు కాబట్టి మనకు fxyx2 y2 2x ఉంది ఇక్కడ మనం fx 0 ను x 1 గా మరియు fy0 ను y 0 గా పొందుతాము కాబట్టి fxy0 కు 1 0 మాత్రమే క్రిటికల్ పాయింట్ అవుతుంది కానీ ఈ పాయింట్ 1 0 ఇంటీరియర్ లో ఉండదు ఇది వాస్తవానికి బౌండరీ మీద పాయింట్ కాబట్టి మనం తర్వాత స్లైడ్ లో బౌండరీ ని పరిగణలోకి తీసుకున్నపుడు ఈ పాయింట్ గురించి చర్చిస్తాము కాబట్టి ఇక్కడ ఈ ఇంటీరియర్ లోపల క్రిటికల్ పాయింట్ లేదు ఇది ఇంటీరియర్ వెలుపల లేదా ఈ సందర్భంలో లో ఇది సరిగ్గా బౌండరీ మీద ఉంది ఈ పాయింట్ మనం పరిగణలోకి తీసుకుంటున్న డొమైన్ వెలుపల ఉంటుంది మనం డొమైన్ లోపల ఎక్స్ట్రీమ కోసం చూస్తున్నాము కాబట్టి ఈ సందర్భంలో ఈ పాయింట్ ను మనం పరిగణలోకి తీసుకోము ఎందుకంటే ఈ పాయింట్ ఖచ్చితంగా బౌండరీ మీద ఉంది కానీ ఇది ఈ ప్రాబ్లం లో ఆటోమేటిక్ గా వస్తుంది మరియు మనం బౌండరీల మీద క్రిటికల్ పాయింట్లను కనుగొన్నప్పుడు దీని గురించి చర్చిస్తాము తర్వాత మనం ఈ బౌండరీ x2y21 మీద స్థానిక ఎక్స్ట్రీమ కోసం చూస్తాము కాబట్టి ఇక్కడ మనం గరిష్ట మరియు కనిష్టాల ను ఈ కండిషన్లకు లోబడి కనుక్కుంటాము మరియు ఈ ప్రాబ్లం ను మనం లాగ్రాంజ్ మల్టిప్లైయర్ మెథడ్ ను ఉపయోగించి కనుక్కుంటాము ఎందుకంటే ఇక్కడ మనం x2y21 అనే కన్స్ట్రయిన్ట్ ను కలిగి ఉన్నాము మరియు దానికోసం మనం ఆక్సిలియరీ ఫంక్షన్ ను నిర్వచించాలి కాబట్టి ఇక్కడ ఆక్సిలియరీ ఫంక్షన్ x2 y2 2xλx2y2 1 అవుతుంది కాబట్టి మీరు క్రిటికల్ పాయింట్లను కనుగొంటారు దాని కొరకు మీరు Fx ని 0 కి సమానం చేయాలి కాబట్టి దాని నుండి మనం 2 x 22λ x 0 ను పొందుతాము తర్వాత దాని నుండి x1λ 1 అవుతుంది దీనిని మళ్ళీ ఒకసారి చూస్తే F ను x కి సంబంధించి అవకలనం చేయడం ద్వారా మనం ఏమి పొందుతాము మనం 2 x 22 λx ను పొందుతాము మరియు దీనిని 0 కి సమానం చేయడం ద్వారా 2 x 22λ x 0 అవుతుంది ఇక్కడ అన్ని పదాలలో 2 ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అవుతుంది మరియు ఈ రెండు పదాలలో నుండి x ను కామన్ తీయడం వల్ల మనం x1λ 1 0 ను పొందుతాము మరియు దీని నుండి మనం x1λ1 ని పొందుతాము తర్వాత Fy ని కనుక్కుందాం x లను స్థిరాంకాలుగా తీసుకొని F ను y కి సంబంధించి అవకలనం చేయడం ద్వారా మనం Fy ని పొందుతాము కాబట్టి మనం దీనిని yλ 1 0 గా పొందుతాము తర్వాత F ను కి సంబంధించి అవకలనం చేయడం ద్వారా మనం ఖచ్చితంగా ఈ కన్స్ట్రయిన్ట్ ని పొందుతాము కాబట్టి అది x2y2 0 అవుతుంది ఇప్పుడు మనం క్రిటికల్ పాయింట్లను పొందడానికి ఈ మూడు ఈక్వేషన్ లను సాల్వ్ చేయాలి మరియు ఈ ప్రాబ్లం లో ఆ పాయింట్లు స్థానిక గరిష్టం లేదా కనిష్టం కొరకు అభ్యర్థులుగా ఉంటాయి కాబట్టి మనం ఈ మూడు ఈక్వేషన్ లను కలిగి ఉన్నాము కాబట్టి ఇప్పుడు మనం ఈ మూడు ఈక్వేషన్ లను సాల్వ్ చేయాలనుకుంటున్నాము కాబట్టి ఈ మధ్యలో దానితో ప్రారంభిద్దాం ఈ ఈక్వేషన్ 1 అయినప్పుడు లేదా y 0 అయినప్పుడు లేదా 1 మరియు y 0 అయినప్పుడు సంతృప్తి చెందుతుంది కాబట్టి మనం మొదట y 0 అని భావిద్దాం y 0 అనుకుంటే ఈ ఈక్వేషన్ సంతృప్తి చెందింది ఇప్పుడు ఈ y 0 ని ఈ మూడవ ఈక్వేషన్ లో ప్రతిక్షేపిస్తే మనకు x2 1 అవుతుంది అంటే x ± 1 అవుతుంది కాబట్టి ఈ ఈక్వేషన్ కూడా సంతృప్తి చెందింది కాబట్టి y 0 మరియు x ± 1 అయితే ఈ రెండు ఈక్వేషన్ లు సంతృప్తి చెందాయి ఇప్పుడు ఈ మొదటి ఈక్వేషన్ లో x ± 1 ని ప్రతిక్షేపిద్దాం కాబట్టి x 1 అయితే అప్పుడు మనకు 1λ 1 అవుతుంది దాని నుండి మనకు 0 అవుతుంది కాబట్టి x 1 అయిన సందర్భంలో λ0 అవుతుంది x 1 అయినప్పుడు మనం 1λ 1 ని పొందుతాము మరియు ఈ సందర్భంలో λ 2 అవుతుంది కాబట్టి మనం మొదటి ఈక్వేషన్ నుండి λ0 2 లను కలిగి ఉంటాము λ0 2 అయినప్పుడు ఇక్కడ మనకు పాయింట్లు ఏమిటి మన పాయింట్లు x 1 y 0 0 గా ఉంటాయి ఈ పాయింట్ ఈ మూడు ఈక్వేషన్ లను సంతృప్తి పరుస్తుంది ఇక్కడ రెండవ పాయింట్ 1 0 2 అవుతుంది మరియు ఇది ఈ ఈక్వేషన్ లన్నింటినీ సంతృప్తి పరుస్తుంది ఇప్పుడు ఇక్కడ మనకు 1 అనే మరొక అవకాశం ఉంది కాబట్టి 1 అని మనం తీసుకుంటే మొదటి ఈక్వేషన్ నుండి x 12 అవుతుంది కాబట్టి మనకు x 12 మరియు 1 అని ఉంది x 12 కాబట్టి ఈ మూడవ ఈక్వేషన్ నుండి మనం y విలువను పొందుతాము కాబట్టి y21 14 అవుతుంది దాని నుండి మనం y±32 ని పొందుతాము కాబట్టి ఇక్కడ మనం ఇంకొక పాయింట్లను పొందుతాము కాబట్టి ఇప్పుడు మన పాయింట్లు x 12 y±32 మరియు 1 అవుతాయి మరియు ఈ పాయింట్ల దగ్గర ఈ మూడు ఈక్వేషన్ లు సంతృప్తి చెందుతాయి తర్వాత మనం x12 y 32 మరియు 1 లను కలిగి ఉన్నాము ఇది ఈ మూడు ఈక్వేషన్ లను సంతృప్తి పరిచే ఇంకొక పాయింట్ అవుతుంది మరియు మనం ఈ అన్ని అవకాశాలను కలిగి ఉన్నాము ఈ మూడు ఈక్వేషన్ లను సంతృప్తి పరిచే మిగతా అవకాశాలు మనకు లేవు కాబట్టి ఎక్స్ట్రీమ కొరకు పాయింట్ లను x y విలువల పరంగా నేను రాస్తున్నాను ఎందుకంటే మనం x y పాయింట్ వద్ద ఫంక్షన్ విలువను లెక్కిస్తాము కాబట్టి మనం ±1 0 మరియు 12±32 లను ఎక్స్ట్రీమ కొరకు పాయింట్లుగా కలిగి ఉన్నాము కాబట్టి ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ విలువలను ఈ పాయింట్లు ±10 మరియు 12±32 ల వద్ద లెక్కిస్తాము ఈ ఫంక్షన్ విలువను 10 10 మరియు 12±32 ల వద్ద లెక్కిస్తాము ఇక్కడ ఫంక్షన్ లో y2 ఉంది కాబట్టి y కి పాజిటివ్ సైన్ తీసుకున్నా మైనస్ సైన్ తీసుకున్నా ఫంక్షన్ విలువ సమానం కాబట్టి ఫంక్షన్ విలువ 1 0 వద్ద అంటే x 1 మరియు y 0 అయినప్పుడు 1 0 2 1 అవుతుంది కాబట్టి 10 వద్ద ఫంక్షన్ విలువ 1 అవుతుంది మరియు 10 వద్ద ఫంక్షన్ విలువ 1 0 2 3 అవుతుంది అదేవిధంగా 12±32 వద్ద ఫంక్షన్ విలువను లెక్కిస్తే అది 32 అవుతుంది కాబట్టి 10 వద్ద ఫంక్షన్ గరిష్ట విలువ ను పొందినట్లు మనం చూస్తాము మరియు ఈ పాయింట్ దగ్గర ఫంక్షన్ విలువ 3 అవుతుంది కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క గరిష్ట విలువ 3 మరియు కనిష్ట విలువ 32 ను ఈ రెండు పాయింట్లు 12±32 వద్ద పొందుతాము కాబట్టి ఈ ప్రాబ్లం లో ఉన్న అన్ని క్రిటికల్ పాయింట్లను మనం కనుగొన్నాము తర్వాత ఈ అన్ని క్రిటికల్ పాయింట్ల వద్ద మనం ఫంక్షన్ విలువను లెక్కించాము మరియు 10 వద్ద గరిష్ట విలువను 3 గా మరియు 12±32 ల వద్ద కనిష్ట విలువను 32 గా మనం పొందాము ఇప్పుడు తర్వాత ప్రాబ్లం ని చూద్దాం ఇక్కడ మనం fxyx2y2 యొక్క గరిష్ట మరియు కనిష్టాల ను 22≤ 20 రీజియన్లో కనుక్కోవాలనుకుంటున్నాము కాబట్టి మళ్ళీ మనం ఇంతకుముందు ప్రాబ్లం లాంటి దాన్నే కలిగి ఉన్నాము ఇక్కడ మనకు రీజియన్ ఇవ్వబడింది మరియు ఈ ఫంక్షన్ x2y2 ను కలిగి ఉన్నాము కాబట్టి మనం సరిగ్గా ఇంతకుముందు లాగే వ్యవహరిస్తాము మనం మొదట ఇంటీరియర్ లో ఎక్స్ట్రీమ కోసం చూస్తాము అంటే 22 20 లో ఎక్స్ట్రీమ కోసం చూస్తాము కాబట్టి మనం బౌండరీలు లేని ఓపెన్ డొమైన్ ని కలిగి ఉన్నాము మరియు మనం fx0 ని లెక్కిస్తాము మరియు ఇది 2x0 అవుతుంది దీని నుండి x0 అవుతుంది ఇప్పుడు మనం fy0 ని లెక్కిస్తాము దాని విలువ y0 అవుతుంది కాబట్టి ఈ ప్రాబ్లం లో డొమైన్ లోపల క్రిటికల్ పాయింట్ 0 మాత్రమే అవుతుంది కాబట్టి 0 0 పాయింట్ డొమైన్ లోనే ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఫంక్షన్ విలువను కనుగొంటాము అది ఆ పాయింట్ దగ్గర ఫంక్షన్ స్థానిక కనిష్టమా లేదా గరిష్టమా లేదా గ్లోబల్ కనిష్టమా అని తెలియజేస్తుంది ఇప్పుడు మనం స్థానిక ఎక్స్ట్రీమ ను బౌండరీ మీద చూద్దాం కాబట్టి ఇప్పుడు మనం బౌండరీ 2220 మీద పాయింట్లను పరిశీలిస్తాము దానికి మనం లాగ్రాంజ్ మల్టిప్లైయర్ మెథడ్ ని ఉపయోగించాలి కాబట్టి ఇక్కడ మనం ఈ కన్స్ట్రయిన్ట్ కి లోబడి ఈ ఫంక్షన్ యొక్క గరిష్టం మరియు కనిష్టాలను కనుగొనాలనుకుంటున్నాము కాబట్టి మనం ఈ ఆక్సిలియరీ ఫంక్షన్ ను ఈ ను ఈ కన్స్ట్రయిన్ట్ ముందు ఉంచడం ద్వారా యధావిధిగా నిర్వచిస్తాము మరియు F ను x y మరియు లకు సంబంధించి పాక్షిక అవకలనం చేయడం ద్వారా క్రిటికల్ పాయింట్ లన్నింటినీ కనుగొంటాము క్రిటికల్ పాయింట్ల కోసం F ను అవకలనం చేయడం వల్ల మనం Fx0 Fy0 మరియు F0 అనే మూడు ఈక్వేషన్ లను పొందుతాము కాబట్టి ఈ మూడు ఈక్వేషన్ ల నుండి మనం అన్ని క్రిటికల్ పాయింట్లను కనుగొనవలసి ఉంటుంది ఈ మొదటి ఈక్వేషన్ నుండి మనం x 2 ని పరంగా వ్రాస్తాము రెండవ ఈక్వేషన్ నుండి కూడా y 1 ని పదాలలో వ్రాస్తాము మరియు ఈ విలువను ప్రతిక్షేపించడం ద్వారా మనం యొక్క సాధ్యమైన విలువలను పొందుతాము కాబట్టి ఈ విధంగా మనం దీనిని సాల్వ్ చేస్తాము ఇప్పుడు మొదటి ఈక్వేషన్ ను చూద్దాం ఈ సందర్భంలో x 26 అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు x 2 21λ ఉంది అదేవిధంగా ఈ రెండవ ఈక్వేషన్ నుండి y 1 11λ ను పొందుతాము మరియు మూడవ ఈక్వేషన్ నుండి ఈ x 2 మరియు y 1 విలువలను ఇక్కడ ప్రతిక్షేపించడం వల్ల మనం లలో ఈక్వేషన్ ను పొందుతాము మరియు దానిని సులభంగా సాల్వ్ చేయవచ్చు కాబట్టి మనకు 1λ±12 ఉంది కాబట్టి ఇక్కడ నుండి ప్రాథమికంగా మనం విలువను పొందాము విలువను ఒకసారి పొందిన తర్వాత మనం మొదటి మరియు రెండవ ఈక్వేషన్ లనుండి x మరియు y విలువలను పొందుతాము కాబట్టి ఇక్కడ నుండి మనం λ 12 32 లను పొందుతాము ఇవి ఈ ఈక్వేషన్ లను సంతృప్తి పరిచే అవకాశాలు ఈ రెండవ ఈక్వేషన్ నుండి λ 12 అయినప్పుడు y విలువ 1 అవుతుంది మరియు 32 అయినప్పుడు y విలువ 3 అవుతుంది మరియు మొదటి ఈక్వేషన్ నుండి మనం x 26 లను పొందుతాము కాబట్టి మనం ఈ ప్రాబ్లం కు సొల్యూషన్ ను కలిగి ఉన్నాము కాబట్టి 2 1 12 ఒక పాయింట్ అవుతుంది మరియు ఇంకొక పాయింట్ 6 3 32 అవుతుంది కాబట్టి సహజంగా మనం కేవలం x y పాయింట్ల ను తీసుకుంటాం ఎందుకంటే మనం x y పాయింట్ వద్ద ఫంక్షన్ విలువను లెక్కించాలనుకుంటున్నాము కాబట్టి మనకు మూడు పాయింట్లు ఉన్నాయి అందులో 0 0 ఇంటీరియర్ లో ఉంది మరియు మనం 2 1 మరియు 6 3 లను కూడా పొందాము ఈ మూడు పాయింట్ల వద్ద మనం ఫంక్షన్ విలువలను లెక్కిస్తాము కాబట్టి 0 0 వద్ద ఫంక్షన్ విలువ 0 అవుతుంది 2 1 వద్ద ఫంక్షన్ విలువ 5 మరియు 6 3 వద్ద కూడా మనం x2y2 విలువను లెక్కిస్తాము ఇక్కడ ఫంక్షన్ fxyx2y2 అవుతుంది కాబట్టి 2 1 వద్ద ఫంక్షన్ విలువ 5 మరియు 6 3 వద్ద ఫంక్షన్ విలువ 36 945 అవుతుంది కాబట్టి మనం ఈ ఫంక్షన్ విలువలను కలిగి ఉన్నాము మరియు ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ యొక్క కనిష్ట విలువ 0 అని గ్రహించాము దీనిని మనం ఫంక్షన్ x2y2 నుండి నేరుగా పొందవచ్చు కాబట్టి కనిష్ట విలువ 0 అవుతుంది ఎందుకంటే ఇది 0 కి సమానంగా గానీ లేదా అంతకంటే ఎక్కువగా గానీ ఉండాలి కాబట్టి 0 0 వద్ద కనిష్ట విలువ 0 అవుతుంది మరియు ఇక్కడ గరిష్ట విలువ 45 ను 6 3 పాయింట్ వద్ద పొందుతాము కాబట్టి ఈ ప్రాబ్లం లో మనం కనిష్ట విలువను 0 గా మరియు గరిష్ట విలువ ను 45 గా కలిగి ఉంటాము ఇప్పుడు ముగింపు కు వద్దాం ఇక్కడ ఫంక్షన్ fxy యొక్క గరిష్ట లేదా కనిష్ఠాన్ని ఇచ్చిన కన్స్ట్రయిన్ట్ కు లోబడి లాగ్రాంజ్ మల్టిప్లైయర్ మెథడ్ ద్వారా మనం కనుక్కోవాలనుకుంటున్నాము ఇక్కడ మన ఆలోచన ఏమిటంటే ముందు ని పరిచయం చేయడం ద్వారా ఆక్సిలియరీ ఫంక్షన్ ను తయారుచేయడం F ఎక్స్ట్రీమ పాయింట్లను పొందడానికి ఆవశ్యక నియమాలు Fx0 మరియు Fy0 మనం ఇంకొక ఈక్వేషన్ F0 ని కూడా పొందుతాము మరియు మనం ఈ కన్స్ట్రయిన్ట్ xy0 ని కూడా కలిగి ఉన్నాము కాబట్టి ఈ మూడు ఈక్వేషన్ ల నుండి మనం అన్ని పాయింట్లు x y లను కనుగొనాలి కాబట్టి ఈ మూడు ఈక్వేషన్ లను సంతృప్తి పరిచే అన్ని x y విలువలను మనం చూడాలి మరియు ఈ అన్ని పాయింట్ల వద్ద మనం ఫంక్షన్ fxy యొక్క విలువను లెక్కించాలి మరియు ఫంక్షన్ ఎక్కడ గరిష్టంగా మరియు ఎక్కడ కనిష్ఠంగా ఉంటుందో చూడాలి కాబట్టి ఈ విధంగా మనం ప్రాబ్లం యొక్క గ్లోబల్ గరిష్ట మరియు కనిష్టాల ను కనుగొనవచ్చు కానీ ఈ ప్రాబ్లం లో క్లోజ్డ్ మరియు బౌండెడ్ డొమైన్ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు మనం డొమైన్ లోపల కూడా జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే ఫంక్షన్ గరిష్ట లేదా కనిష్ట విలువను తీసుకునే కొన్ని పాయింట్లు డొమైన్ లోపల మరియు ఎక్స్ట్రీమ అయ్యే కొన్ని పాయింట్లు బౌండరీల మీద కూడా ఉండవచ్చు ఈ ఉపన్యాసాలను తయారు చేయడానికి మేము ఈ రిఫరెన్సు లను ఉపయోగించాము ధన్యవాదాలు